బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మాడ్యూల్ 01 బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అండ్ వేవ్ ఫార్మ్స్ ప్రసంగం 01 బేసిక్ కాన్సెప్ట్స్ బై ప్రొఫెసర్ అంకుష్ శర్మ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ హలో బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ స్ కోర్సుకు స్వాగతం నా పేరు అంకుష్ శర్మ ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను అకడెమిక్ అనుభవంతో పాటు ఐటి ఇండస్ట్రీ లో నాకు సుమారు 18 సంవత్సరాలు అనుభవం ఉంది ఈ రోజు మనం బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క కొంత కోర్ కాన్సెప్ట్ గురించి చర్చిస్తాము ఈ ప్రత్యేకమైన సబ్జెక్టు ఎందుకు అవసరమో నేర్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి వివరాలలోకి వెళ్ళే ముందు మీ మొదటి ప్రశ్న ఈ ప్రత్యేకమైన సబ్జెక్టు ఎందుకు చదువుతున్నాను అని మీరు అడగవచ్చు ఎలక్ట్రిసిటీ మరియు మాగ్నెటిజం అనేవి యుగాల నుండి మానవాళికి తెలిసినప్పటికీ టెక్నికల్ అంశం లేదా ఎలక్ట్రిసిటీ మరియు మాగ్నెటిజం యొక్క కాన్సెప్చువల్ స్కీం 19 వ శతాబ్దం వరకు అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చు కాబట్టి వోల్టా మరియు గాల్వానీ వంటి శాస్త్రవేత్తలు కెమికల్ ప్రాసెస్ ల నుండి ఎలక్ట్రిసిటీ ని పొందాలనే కాన్సెప్ట్ ను అభివృద్ధి చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ యొక్క ప్రాథమిక అంశాలు చిత్రంలోకి వచ్చాయి హెన్రీ వంటి ఇతర శాస్త్రవేత్తలు ఇండక్షన్ యొక్క కాన్సెప్ట్ ను ఇచ్చారు మరియు తరువాత 1873 లో మాక్స్వెల్ యొక్క ఈక్వేషన్ ఎలక్ట్రిసిటీ మరియు మాగ్నెటిజం కి సంబంధించిన మునుపటి అన్ని వర్క్స్ యొక్క కంపైలేషన్ ఇప్పుడు మీరు మాక్స్వెల్ యొక్క ఎలక్ట్రిసిటీ మరియు మాగ్నెటిజం ఈక్వేషన్ లను చూస్తే అవి ఎక్కువగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాయి మరియు మీరు కమర్షియల్ ఇంటరెస్ట్ ని చుస్తే అవి వోల్టేజ్ మరియు కరెంట్లో ఎక్కువ గా ఉంటాయి ఇందువలన మనకు బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ లపై ఆసక్తి ఉంది ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే వోల్టేజ్ మరియు కరెంట్ను అనలైజ్ చేయడం పై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి ఈ ప్రత్యేకమైన కోర్సులో మనం బేసిక్ సర్క్యూట్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు ఎలక్ట్రిసిటీ మరియు దాని మాగ్నెటిజం మరియు వోల్టేజ్ మరియు కరెంట్తో దాని సంబంధాన్ని అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం కోర్సు కంటెంట్ చూద్దాం మొదటి వారంలో మనం బేసిక్ సర్క్యూట్ ఎలెమెంట్స్ మరియు వేవ్ ఫార్మ్స్ ను చర్చిస్తాము మరియు రెండవ వారంలో మెష్ మరియు నోడ్ ఎనాలిసిస్ ను గురించి చర్చిస్తాము నెట్వర్క్ థీరమ్స్ చాలా ముఖ్యమైనవని మనకు తెలుసు కాబట్టి నెట్వర్క్ థీరమ్స్ కోసం తరువాత 2 వారాలను కేటాయిస్తాము మొదటి ఆర్డర్ మరియు రెండవ ఆర్డర్ నెట్వర్క్లు దాని తర్వాత చర్చించబడతాయి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మరియు దాని అప్లికేషన్ గురించి 6 వ వారంలో చర్చించబడుతుంది 7 వ వారంలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి సర్క్యూట్ ఎనాలిసిస్ గురించి చర్చిస్తాము 8 వ వారంలో మనం 2 పోర్ట్ నెట్వర్క్ల గురించి మాట్లాడుతాము మరియు ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో సైనూసోయిడల్ అనాలిసిస్ కూడా ఒక ముఖ్యమైన ఎలిమెంట్ కాబట్టి మనం సైనూసోయిడల్ స్టడీ స్టేట్ ఎనాలిసిస్ కోసం కనీసం 2 వారాలు కేటాయిస్తాము అప్పుడు ఎలక్ట్రిసిటీ మరియు ఇతర రకాల సిస్టం ల మధ్య గల సంబంధాన్ని మనం చూస్తాము ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ మరియు ఇతర అనాలోగస్ సిస్టమ్స్ మధ్య అనాలజీ ని ఏర్పరుస్తాము మరియు చివరకు స్టేట్ వేరియబుల్ ఎనాలిసిస్ గురించి మాట్లాడుతాము చార్లెస్ అలెగ్జాండర్ మరియు మాథ్యూ సాడికు రాసిన ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సిన రిఫరెన్స్ పుస్తకాలు మీరు వాన్ వాల్కెన్బర్గ్ రాసిన నెట్వర్క్ ఎనాలిసిస్ ను మరియు డి రాయ్ చౌదరి రాసిన నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ను కూడా ఫాలో అవ్వవచ్చు ఇప్పుడు ఈ సెషన్లో మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్ల యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మరింత మాట్లాడుతాము కాబట్టి ఆ కాన్సెప్ట్స్ ఏమిటి మొదట ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ యొక్క ఇంటర్ కనెక్షన్ తప్ప మరొకటి కాదు మీరు ఒకే వోల్టేజ్ సోర్స్ లాంప్ మరియు వైర్లు ఉన్న ఫ్లాష్ లైట్ గురించి మీరు ఆలోచించండి కాబట్టి ఇది సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వాస్తవానికి మీరు అలాంటి సింపుల్ సర్క్యూట్లను చూడరు బదులుగా మీరు మల్టిపుల్ కంపోనెంట్స్ కలిగి ఉన్న చాలా కాంప్లెక్స్ సర్క్యూట్లను చూస్తారు కాబట్టి ఈ కోర్సులో సర్క్యూట్ యొక్క బిహేవియర్ ను స్టడీ చేయడం ద్వారా సర్క్యూట్ను అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాము బిహేవియర్ ను మనం ఎందుకు స్టడీ చేయాలి ఇచ్చిన ఇన్పుట్కు సర్క్యూట్ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి మీరు ఒక నిర్దిష్ట నెట్వర్క్కు ఇన్పుట్ ఇచ్చినప్పుడు మీరు అందించిన ఇన్పుట్ ఆధారంగా ఇది స్పందిస్తుందని మీరు చూడవచ్చు కాబట్టి ఇన్పుట్ మరియు రెస్పాన్స్ కు మధ్య సంబంధాన్ని ఎలాగైనా ఏర్పరచుకోవాలి మరియు సర్క్యూట్లోని వివిధ ఎలిమెంట్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయో చూద్దాం ఇప్పుడు మనం ఛార్జ్ గురించి మాట్లాడుకుందాం ఛార్జ్ అంటే ఏమిటి ఛార్జ్ అనేది అటామిక్ పార్టికల్స్ యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీ వీటితో మేటర్ తయారవుతుంది కాబట్టి మీరు మీ చుట్టూ దేనినైనా చూస్తే అది మాలిక్యూల్స్ తో కూడి ఉంటుంది మరియు తరువాత మాలిక్యూల్స్ అనేవి ఆటమ్స్ తో కూడి ఉంటాయి ఆటమ్ లోపల మీకు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా ప్రతి ఆటమ్ లో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనే 3 ప్రధాన ఎలిమెంట్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది అన్ని ఎలక్ట్రికల్ ఫెనోమేనా ను వివరించడానికి అవసరమైన సర్క్యూట్ యొక్క ఒక ప్రాథమిక క్వాంటిటీ ఎలక్ట్రాన్ నెగటివ్ చార్జ్ పార్టికల్ అని మీకు తెలుసు అలాగే ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ ప్రతి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ విలువ 1 60210 19 కూలంబ్ గా ఉంటుంది ఎందుకంటే కూలంబ్ లను ఉపయోగించి ఎలక్ట్రిక్ ఛార్జ్ కొలుస్తారు ఇప్పుడు మరోవైపు ప్రోటాన్ పాజిటివ్ గా చార్జ్ చేయబడుతుంది మరియు ఇది ఎలక్ట్రాన్ మాదిరిగానే మాగ్నిట్యూడ్ విలువను కలిగి ఉంటుంది కాని పాజిటివ్ సైన్ తో ఉంటుంది అనగా ఇప్పుడు 1 కూలంబ్ ఛార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో తెలుసుకోమని అడిగితే మీరు 1 ని 1 602 ∗ 10−19 ద్వారా డివైడ్ చేస్తారు మీరు 1 కూలంబ్ ఛార్జ్ లో 6 24 ∗ 1018 ఎలక్ట్రాన్లుగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను పొందుతారు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ కన్జర్వేషన్ లా ను అనుసరిస్తుంది దీని ప్రకారం ఛార్జ్ అనేది సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ లో ఫ్లో అయ్యే ఛార్జ్ నుండి ఎలక్ట్రిక్ కరెంటు ఉద్భవించినందున మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి మాట్లాడుదాం ఈ చిత్రంలో బ్యాటరీ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ యొక్క సోర్స్ గా పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఒక కండక్టింగ్ వైర్ ను బ్యాటరీ కి కనెక్ట్ చేసినప్పుడు అది ఎలక్ట్రాన్ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో కదులుతుంది ఈ ఛార్జ్ మోషన్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే ఫెనోమేనా ను సృష్టిస్తుంది మెటాలిక్ కండక్టర్లో కరెంట్ ఎలక్ట్రాన్ల ఫ్లో కారణంగా ఉన్నప్పటికీ సాంప్రదాయకంగా ఇది పాజిటివ్ చార్జ్ యొక్క నెట్ ఫ్లో గా తీసుకోబడుతుంది కాబట్టి మీరు ఈ బొమ్మను చూస్తే కరెంట్ ఫ్లో ఎలక్ట్రాన్ల ఫ్లో దిశ కు వ్యతిరేకం అని మీరు చూస్తారు ఎలక్ట్రిక్ కరెంట్ ని నిర్వచించినపుడు మనం అనుసరించే కన్వెన్షన్ ఇది ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ని ఛార్జ్ యొక్క టైం రేట్ ఆఫ్ చేంజ్ గా నిర్వచించవచ్చు కాబట్టి మీరు తేలికగా Idqdt అని నిర్వచించవచ్చు ఇది ఒక యూనిట్ సమయంలో ఒక పర్టిక్యులర్ సర్ఫేస్ పై ప్రవహించే ఛార్జ్ మొత్తంగా నిర్వచించబడింది కరెంట్ ఆంపియర్లను ఉపయోగించి వ్యక్తీకరణ చేయబడుతుంది మరియు 1 ఆంపియర్ అనేది 1 కూలంబ్ పర్ సెకండ్ గా నిర్వచించబడుతుంది ఇప్పుడు ఒక పర్టిక్యులర్ సర్ఫేస్ లో సమయం 𝑡0 నుండి t మధ్య ఎంత ఛార్జ్ బదిలీ చేయబడుతుంది అని అడిగితే ప్రస్తుత ఈక్వేషన్ ని కరెంట్ కోసం ఇంటెగ్రేట్ చేయడం ద్వారా మీరు దానిని అంచనా వేయవచ్చు కాబట్టి మీరు Q ను ఇలా పొందుతారు Q≜t0tidt ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను తీసుకుందాం తద్వారా మీరు ఈ కాన్సెప్ట్ ను బాగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం 4600 ఎలక్ట్రాన్ల ద్వారా ఎంత ఛార్జ్ సూచించబడుతుంది ఇప్పుడు 1 ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ 1 60210 19 అని మనకు తెలుసు కాబట్టి 4600 ఎలక్ట్రాన్ల కోసం మొత్తం ఛార్జ్ 4600 ను 1 60210 19తో గుణించాలి కాబట్టి మీకు 7 63910 16 కూలుంబ్ లభిస్తుంది ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా 6 మిలియన్ ప్రోటాన్ల ద్వారా ఎంత ఛార్జ్ సూచించ బడుతుందో తెలుసుకోమని అడిగితే మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ప్రోటాన్ ఛార్జ్ 1 60210 19 ఉంటుంది ఇప్పుడు 6 మిలియన్ ప్రోటాన్లను 1 60210 19తో గుణించాలి అంటే ప్రోటాన్కు కూలంబ్ ఛార్జ్ 6106 తో గుణించాలి 61210 13 కూలుంబ్ లభిస్తుంది ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం టెర్మినల్ లోకి ప్రవేశించే మొత్తం ఛార్జ్ q5tsin 4t mC వంటి ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడితే మీరు కరెంట్ను ఎలా లెక్కిస్తారు ఇక్కడ మీకు కరెంట్ idqdt అని తెలుసు కాబట్టి మీరు టైం t తో q ను డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి మీరు ddt5tsin 4πt ను పొందుతారు కాబట్టి ఇది 5sin 4πt 20πtcos 4πt కూలంబ్ ఇది ప్రశ్నలో ఇచ్చిన ఛార్జ్ యొక్క డెరివేటివ్ విలువ ఇప్పుడు t0 5 సెకను టైమ్ దగ్గర కరెంట్ ను లెక్కించాలి దీని అర్థం మీకు లభించిన కరెంట్ విలువ ఏదైనా t ను 0 5 తో రీప్లేస్ చేసి ఎక్స్ప్రెషన్స్ ను పరిష్కరించండి కాబట్టి ఇక్కడ మీరు కరెంట్ విలువ i 31 42mA ను పొందుతారు ఇప్పుడుఈ ఉదాహరణలో చార్జ్ బదులు గా కరెంట్ ఇవ్వబడింది అనుకుందాం i3t2 tA ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ టెర్మినల్ లో టైం t 1 సెకను నుండి t 2 సెకన్ల మధ్య ప్రవేశించే మొత్తం ఛార్జ్ ని కనుగొనాలి మీరు కరెంట్ విలువను లెక్కించడానికి సమయం 𝑡 1s మరియు 𝑡 2s మధ్య ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి మీరు 3𝑡2 − 𝑡𝑑𝑡 ను I స్థానం లో ఉంచి పరిష్కరిస్తే మరియు మీరు 1 సెకను నుండి 2 సెకన్ల మధ్య టెర్మినల్ లో ప్రవేశించే ఛార్జ్ మొత్తాన్ని పొందుతారు మరియు ఈ పర్టికులర్ కేసు లో అది 5 5 కూలుంబ్ ఉంటుంది ఇప్పుడు వోల్టేజ్ గురించి మాట్లాడుదాం ఎలక్ట్రాన్లను ఒక ప్రత్యేకమైన దిశ లో కదిలించడానికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ లేదా వర్క్ అవసరం కాబట్టి ఈ ఎనర్జీ ని ఎవరు అందిస్తారు ఈ ఎనర్జీ బ్యాటరీ అందించే ఎక్స్టర్నల్ ఇఎమ్ఎఫ్ చేత సరఫరా చేయబడుతుంది కాబట్టి బ్యాటరీ ఎలక్ట్రాన్లను ఒక వైపు నుండి మరొక వైపుకు కదిలించడానికి పని చేస్తుంది ఈ ఇఎమ్ఎఫ్ ని వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫ్ఫరెన్స్ అని కూడా అంటారు ఇప్పుడు మీరు వోల్టేజ్ ను ఎలా నిర్వచిస్తారు వోల్టేజ్ ఒక ఎలిమెంట్ ద్వారా యూనిట్ ఛార్జ్ ను తరలించడానికి అవసరమైన ఎనర్జీ గా నిర్వచించబడుతుంది మీరు ఈ ఫిగర్ ని చూస్తే ఇక్కడ చూపించిన ఎలిమెంట్ కి రెండు టెర్మినల్ స్ ఉన్నాయి ఒకటి పాజిటివ్ గా ఉంటుంది మరియు మరొకటి నెగటివ్ గా ఉంటుంది ఒక టెర్మినల్ a గా మరియు మరొకటి b గా గుర్తిస్తాము కాబట్టి వోల్టేజ్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ 𝑣𝑎𝑏 గా ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరు 𝑣𝑎𝑏 యొక్క విలువను తెలుసుకోవాలి మీరు ఏమి చేస్తారు 1 యూనిట్ ఛార్జీని పాయింట్ a నుండి పాయింట్ b కి కదిలించడానికి ఈ ఎలిమెంట్ కి ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేయబడిన బ్యాటరీ చేసిన వర్క్ ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు కాబట్టి మీరు దానిని మాథెమాటికల్ గా ఎలా వ్యక్తీకరిస్తారు ఇక్కడ 𝑣𝑎𝑏 అనేది 𝑑𝑤𝑑𝑞 తప్ప మరొకటి కాదు అంటే ఈ సందర్భం లో చేయబడిన వర్క్ యూనిట్ ఛార్జ్ లేదా డిఫరెన్షియల్ ఛార్జ్ ద్వారా డివైడ్ చేయబడింది అందుకే మనం దీనిని 𝑑𝑞 గా సూచిస్తున్నాము ఇప్పుడు vab ని వోల్ట్గా సూచిస్తాము ఎనర్జీ ని జౌల్స్ గా సూచిస్తాము మరియు q అనేది మనం సాధారణంగా కూలంబ్స్లో సూచించే ఛార్జ్ ఇప్పుడు 1 వోల్ట్ ఎలా నిర్వచించబడింది 1 వోల్ట్ అనేది 1 జౌల్ పర్ కూలుంబ్ తప్ప మరొకటి కాదు అనగా కూలంబ్కు 1 న్యూటన్ మీటర్ 1 జౌల్ 1 న్యూటన్ మీటర్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు పాజిటివ్ మరియు నెగటివ్ గుర్తుకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మీరు గుర్తును మార్చినప్పుడు మీరు 𝑣𝑎𝑏 కి వ్యతిరేకం అయినా 𝑣𝑎𝑏 ని పొందుతారు కాబట్టి మీరు మునుపటి ఫిగర్ లో టెర్మినల్ స్ వద్ద ప్లస్ ను మైనస్ గుర్తుతో మరియు మైనస్ ను ప్లస్ గుర్తుతో రీప్లేస్ చేస్తే ఈ ప్రత్యేక సందర్భం లో మనం లెక్కించిన దానికి 𝑣𝑎𝑏 విలువ వ్యతిరేకం గా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ రూపంలో సూచించకూడదు అనుకుంటే మీరు vba రూపంలో సూచించాలి అనుకుంటే అది vab కి వ్యతిరేకం మీరు ఎలా సూచిస్తారు మీరు vab అనేది vba యొక్క మైనస్ తప్ప మరొకటి కాదు అని చెప్పవచ్చు కాబట్టి ప్రాథమికంగా మీరు ఎలిమెంట్ యొక్క టెర్మినల్ స్ లను మార్చుకుంటున్నారు మరియు చివరికి మనం మునుపటి ఫిగర్ లో చూసిన దాని యొక్క నెగటివ్ ని పొందుతాము కాబట్టి సర్క్యూట్ థియరీ లో అలా కాకుండా వేరే స్పెసిఫై చేస్తే తప్ప మనం సాధారణంగా సమాధానాలను వోల్టేజ్ మరియు కరెంట్ రూపంలో సూచిస్తాము ఎందుకంటే ఇవి మన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో రెండు ప్రాథమిక ఎలెమెంట్స్ ఇప్పుడు మనం ఎల్లప్పుడూ వోల్టేజ్ మరియు కరెంట్ లనే అవుట్పుట్గా చూస్తామని కాదు మనకు కొన్నిసార్లు పవర్ మరియు ఎనర్జీ లు అవుట్పుట్గా అవసరం కాబట్టి ప్రాక్టికల్ ప్రయోజనం కోసం ఎలక్ట్రిక్ పరికరం ఎంత పవర్ ని హేండిల్ చేయగలదో మనం తెలుసుకోవాలి ఎందుకంటే మీరు మీ ఎలక్ట్రిసిటీ బిల్లును చెల్లించినప్పుడు మీరు ఎన్ని యూనిట్ల ను వినియోగించారో విద్యుత్ బిల్లు రూపంలో చెల్లిస్తారు 1 యూనిట్ 1 కిలోవాట్ అవర్ కు సమానం 1 కిలోవాట్ అంటే మీరు పవర్ ను వినియోగించే టైం డ్యూరేషన్ తో పవర్ ను గుణిస్తారు కాబట్టి నిర్దిష్టమైన సమయంలో మీరు ఎంత ఎనర్జీ ని వినియోగించారో తెలుసుకోవడానికి మీకు కొన్నిసార్లు పవర్ కాలిక్యులేషన్ అవసరమని అర్థం ఎనర్జీ ని పొందటానికి మీరు వినియోగం యొక్క టైం తో పవర్ ని గుణించాలి మీరు ఎంత ఎనర్జీ ని వినియోగించారో తెలుసుకోగలం కాబట్టి మన రోజువారీ ఎలక్ట్రిసిటీ బిల్లు కాలిక్యులేషన్ కోసం మీకు ఎనర్జీ తో పాటు పవర్ కాలిక్యులేషన్ కూడా అవసరం కాబట్టి మన సర్క్యూట్ ఎనాలిసిస్ కు పవర్ మరియు ఎనర్జీ కూడా ఒక ముఖ్యమైన భాగం ఇప్పుడు పవర్ మరియు ఎనర్జీ ని ఎలా లెక్కించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే ఇవి వోల్టేజ్ మరియు కరెంట్ నుండి తీసుకోబడ్డాయి కాబట్టి మనము ఎలా లెక్కిస్తాము పవర్ అనేది ఎనర్జీ ని విస్తరించే లేదా గ్రహించే టైమ్ రేటు తప్ప మరొకటి కాదు కాబట్టి గణిత పరంగా మనం దానిని p≜dwdt లాగా సూచించవచ్చు అంటే ఇదే రేట్ ఆఫ్ ఛేంజ్ ఆఫ్ ఎనర్జీ మరియు పవర్ ని వాట్స్ లో కొలుస్తారు మరియు ఎనర్జీ ని జౌల్స్ లో కొలుస్తారు ఇప్పుడు మీరు ఇంతకుముందు చర్చించిన రెండు ప్రాథమిక పరిమాణాల రూపంలో పవర్ p యొక్క విలువను తెలుసుకోవాలనుకుంటే అది వోల్టేజ్ మరియు కరెంట్ మీరు పవర్ p యొక్క విలువను ఎలా కనుగొంటారు మీరు p≜dwdt అనే సమీకరణాన్ని చూస్తారు ఇప్పుడు మీరు dwdtdwdq dqdt ను ఇలా వ్యక్తీకరిస్తే మీరు పవర్ p యొక్క వ్యక్తీకరణను వోల్టేజ్ మరియు కరెంట్ రూపంలో పొందుతారు dwdq అనేది మునుపటి స్లైడ్ మరియు కరెంట్లో మనం చర్చించిన వోల్టేజ్ తప్ప మరేమీ కాదు ఒక నిర్దిష్ట ఎలిమెంట్ గుండా వెళ్ళే ఛార్జ్ లో మార్పు రేటు తప్ప మరొకటి కాదు కాబట్టి దీనితో మీరు p యొక్క విలువను వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క గుణకారం ద్వారా లెక్కించవచ్చు కాబట్టి దీని ద్వారా మీరు ఒక ఎలిమెంట్ ఎంత పవర్ ని గ్రహించాలో లేదా సరఫరా చేస్తుందో తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎలిమెంట్ అంతటా ప్రసరిస్తున్న వోల్టేజ్ మరియు నిర్దిష్ట ఎలిమెంట్ గుండా ప్రవహిస్తున్న కరెంట్ ల ప్రొడక్ట్ విలువ కానీ మీరు గుర్తుంచుకోవాలి ఈ పవర్ p అనేది టైమ్ వేరీయింగ్ క్వాంటిటీ మరియు దీనిని ఇన్స్టంటేనియస్ పవర్ అంటారు కాబట్టి మనము సైనూసోయిడల్ వేవ్ఫార్మ్స్ లను వివరంగా చర్చిస్తున్నప్పుడు ఇన్స్టంటేనియస్ పవర్ మరియు యావరేజ్ పవర్ ల మధ్య సంబంధాన్ని ఏర్పరచటానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే ఇది కూడా డిసి కరెంట్ ప్రవాహాల కంటే ఎసి కరెంట్ ప్రవాహాలకు చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే డిసి కరెంట్ లలో మీరు చెప్పగలరు అయితే AC లో ఆ పవర్ p అనేది వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ప్రొడక్ట్ విలువ తప్ప మరొకటి కాదు అది కనీసం యావరేజ్ పవర్ కి ఇలా చేయలేదు ఇన్స్టంటేనియస్ పవర్ ఖచ్చితంగా ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ మరియు ఇన్స్టంటేనియస్ కరెంట్ యొక్క ప్రొడక్ట్ అవుతుంది ఇప్పుడు పవర్ కు పాజిటివ్ సైన్ ఉంది అంటే పవర్ అనేది ఎలిమెంట్ కి బట్వాడా చేయబడుతోంది లేదా గ్రహించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఫిగర్ ని చూడండి పాజిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ లోపలికి ప్రవహిస్తుంటే ఆ నిర్దిష్ట ఎలిమెంట్ ద్వారా పవర్ గ్రహించబడుతుందని మీరు చెబుతారు కానీ పాజిటివ్ ఎలిమెంట్ నుండి కరెంట్ బయటకు వస్తున్నట్లయితే ఆ ఎలిమెంట్ ద్వారా పవర్ ని సరఫరా చేస్తున్నారు అందుకే ఈ వ్యక్తీకరణలో నెగటివ్ సైన్ వస్తోంది కాబట్టి సైన్ కన్వెన్షన్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు సైన్ లను సరిగ్గా సూచించడంలో పొరపాటు చేస్తే మీరు పవర్ విలువను లెక్కించడంలో కూడా కొంత తప్పు చేస్తారు ఇప్పుడు వోల్టేజ్ పొలారిటీ మరియు కరెంట్ దిశ అనేవి మునుపటి చిత్రంలో చూపిన వాటికి ధృవీకరించాలి కాబట్టి ఈ ప్రత్యేక సైన్ కన్వెన్షన్ ద్వారా మనం దేనిని సూచిస్తాము ఈ సైన్ కన్వెన్షన్ ని పాశివ్ సైన్ కన్వెన్షన్ అంటారు ఎలిమెంట్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ ప్రవేశించినప్పుడు ఇది సంతృప్తి చెందుతుంది పవర్ వినియోగం విలువ పాజిటివ్ గా ఉంటుంది మరియు నెగిటివ్ టెర్మినల్ ద్వారా కరెంట్ ప్రవేశించినప్పుడు పవర్ p విలువ v i అంటే ఈ ఎలిమెంట్ ద్వారా పవర్ సరఫరా చేయబడుతోంది ఇప్పుడు ఈ ప్రత్యేక అంశం లా ఆఫ్ కన్సర్వేషన్ ను అనుసరిస్తుంది అంటే ఒకటి పవర్ ని సరఫరా చేయాలి మరొకటి పవర్ ని వినియోగించాలి మరియు ఈ కారణంగా ఒక సర్క్యూట్లో మీ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పవర్ ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది ఇప్పుడు t0 నుండి tవరకు ఎలిమెంట్ ద్వారా గ్రహించబడిన లేదా సరఫరా చేయబడిన ఎనర్జీ విలువను తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగినట్లు అనుకుందాం మీరు దానిని ఎలా లెక్కిస్తారు మీరు t0 నుండి టైమ్ t మధ్య సమయానికి సంబంధించి పవర్ ని ఇంటిగ్రేట్ చేయాలి మరియు మునుపటి స్లైడ్లో మనము చర్చించిన కన్వెన్షన్ ఆధారంగా ఎలిమెంట్ ద్వారా సరఫరా చేయబడిన లేదా గ్రహించిన ఎనర్జీ విలువను మీరు పొందుతారు కాబట్టి ఎనర్జీ అంటే ఏమిటి ఎనర్జీ అనేది కొంత పని చేయగల సామర్థ్యం తప్ప మరొకటి కాదు మరియు దీనిని జౌల్స్లో కొలుస్తారు ఇప్పుడు ఉదాహరణలు తీసుకుందాం తద్వారా మీరు పవర్ మరియు ఎనర్జీ యొక్క కాన్సెప్ట్ ను బాగా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ప్రశ్న ఇలా ఇవ్వబడింది అనుకుందాం ఒక ఎనర్జీ సోర్స్ 10 సెకన్ల పాటు 2 ఆంపియర్ల కాంస్టెంట్ కరెంట్ లైట్ బల్బ్ ద్వారా ప్రవహిస్తుంది ఒకవేళ 2 3 కిలో జౌల్ ను కాంతి మరియు ఉష్ణ శక్తి రూపంలో ఇస్తే బల్బ్ అంతటా వోల్టేజ్ డ్రాప్ విలువ ఏమిటి ఇప్పుడు ఏమి ఇవ్వబడింది మీకు కరెంట్ i వచ్చింది మీకు టైమ్ ∆t వచ్చింది మరియు ఇప్పుడు మీరు వినియోగించిన ఎనర్జీ విలువను కూడా పొందారు కాబట్టి మొదట మీరు ఏమి చేయాలి వోల్టేజ్ యొక్క వ్యక్తీకరణ ఏమిటో మీరు గుర్తు చేసుకోవాలి అది నిర్దిష్ట ఎలిమెంట్ ద్వారా ప్రవహించే ఛార్జ్ లకు సంబంధించి ఎనర్జీ లో మార్పు తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఈ ప్రశ్నలో ఒక నిర్దిష్టమైన పరిమాణం ఇవ్వబడింది మీరు ∆q విలువను తెలుసుకోవాలి ∆q అనేది కరెంట్ మరియు టైమ్ యొక్క ప్రొడక్ట్ తప్ప మరొకటి కాదు టైమ్ విలువ 10 సెకన్లు ఎలిమెంట్ ద్వారా ప్రవహించే కరెంట్ 2 ఆంపియర్లు అంటే ఎలిమెంట్ ద్వారా 20 కూలంబ్స్ ఛార్జ్ బదిలీ చేయబడుతోంది ఇప్పుడు ఈ విలువను ఉపయోగించి మీరు ఎలిమెంట్ అంతటా వోల్టేజ్ డ్రాప్ విలువను లెక్కించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఎలిమెంట్ అనేది లైట్ బల్బ్ కాబట్టి లైట్ బల్బుకు అంతటా వోల్టేజ్ డ్రాప్ 115 వోల్ట్గా ఉంటుంది ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం దాని ఎలిమెంట్ లోకి ప్రవేశించే విద్యుత్తు 5cos 60πt t A మరియు వోల్టేజ్ v కనుక 3i అయితే t సమయంలో ఒక ఎలిమెంట్ కి పంపిణీ చేయబడిన పవర్ 3 మిల్లీ సెకన్ల టైమ్ కు సమానం అని మిమ్మల్ని అడిగినట్లైతే కాబట్టి 3i అంటే వోల్టేజ్ కరెంట్ ని బట్టి ఉంటుంది మీరు మొదట వోల్టేజ్ కోసం ఎక్స్ప్రెషన్ ను కనుగొనాలి కాబట్టి వోల్టేజ్ 3i తప్ప మరేమీ కాదు ఇది 3 ప్రస్తుత కరెంట్ i విలువతో గుణించినట్లైతే 15cos 60πt గా బయటకు వస్తుంది ఇప్పుడు మీరు పవర్ యొక్క విలువను తెలుసుకోవాలి పవర్ pvi కాబట్టి అది 7560πt గా వస్తుంది ఇప్పుడుటైమ్ t లో ఒక ఎలిమెంట్ కి పంపిణీ చేయబడిన పవర్ 3 మిల్లీసెకన్లకు సమానం అని మీరు తెలుసుకోవాలి అంటే మీరు t ను 3 మిల్లీసెకన్ల విలువతో భర్తీ చేయాలి మరియు మీరు సింప్లిఫై చేసినప్పుడు 53 48 వాట్ల పవర్ ఎలిమెంట్ కి అందిస్తారు ఇప్పుడు మునుపటి సమస్యలో 3i కి బదులుగా వోల్టేజ్ v3didt మరియు ఇతర విషయాలు ఒకేలా ఉంటే మరియు టైమ్ t విలువ మళ్ళీ 3 మిల్లీసెకన్లకు సమానం అప్పుడు మీరు ఎలా లెక్కిస్తారు ఇప్పుడు వోల్టేజ్ విలువ కరెంట్ i యొక్క విలువను డిఫరెన్షియేట్ చేయడం ద్వారా మీరు కనుగొనవలసి ఉంటుంది కాబట్టి మునుపటి ఉదాహరణలో మనం చూసిన కరెంట్ i విలువ 5cos 60πt కాబట్టి మీరు డిఫరెన్షియేట్ చేస్తే మీరు 60π5sin 60πt పొందుతారు మరియు దీనితో మీరు వోల్టేజ్ v యొక్క విలువను 900πsin 60πt గా పొందుతారు కానీ పవర్ pvi మునుపటి ఉదాహరణలో మనకు లభించిన కరెంట్ ఎక్స్ప్రెషన్ తో మీరు వోల్టేజ్ v ను గుణించాలి మనము pvi 4500sin 60πt cos 60πt W ఇప్పుడు సమయం 3 మిల్లీసెకన్లకు సమానం కాబట్టి మీరు t ని 3 మిల్లీసెకన్లతో భర్తీ చేయాలి మరియు ఎక్స్ప్రెషన్ ను సింప్లిఫై చేస్తే మీకు విలువ మైనస్ 6 396 కిలోవాట్ అవుతుంది ఇప్పుడు మీరు చూసే ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోని వివిధ సర్క్యూట్ అంశాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ప్రాథమికంగా మీరు చూసే రెండు రకాల అంశాలు ఉన్నాయి ఒకటి పాసివ్ ఎలిమెంట్ మరియు మరొకటి యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏమిటి ఎనర్జీ ని ఉత్పత్తి చేయగల ఎలిమెంట్ ను యాక్టివ్ ఎలిమెంట్ అంటారు పాసివ్ ఎలిమెంట్ ఎనర్జీ ని ఉత్పత్తి చేయదు కాబట్టి ఆ పాశివ్ ఎలిమెంట్స్ ఏమిటి అవి రెసిస్టర్లు కెపాసిటర్లు మరియు ఇండక్టర్లు మరియు యాక్టివ్ ఎలిమెంట్స్ ఏమిటి యాక్టివ్ ఎలిమెంట్లు ఈ జనరేటర్లు బ్యాటరీలు ఆపరేషనల్ యాంప్లిఫైయర్లు వంటివి కాబట్టి మన సర్క్యూట్ అనాలిసిస్ కు ముఖ్యమైన యాక్టివ్ ఎలిమెంట్స్ ఏమిటి చాలా ముఖ్యమైనవి వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ లు ఎందుకంటే సాధారణంగా మీరు ఏదైనా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ను పరిష్కరించేటప్పుడు మీరు సాధారణంగా వోల్టేజ్ మరియు కరెంట్ అనేవి విద్యుత్ సరఫరాకు సోర్స్ గా ఇవ్వబడతాయని చూస్తారు ఇప్పుడు రెండు రకాలైన సోర్స్ లు ఉన్నాయని మీరు చూస్తారు అనగా ఇండిపెండెంట్ మరియు మరొకటి డిపెండెంట్ కాబట్టి మీరు ఐడియల్ కండిషన్ ideal ను చూస్తే ఐడియల్ కండిషన్ లో ఐడియల్ ఇండిపెండెంట్ సోర్స్ ఇతర సర్క్యూట్ సోర్స్ ల నుండి పూర్తిగా స్వతంత్రమైన నిర్దిష్ట వోల్టేజ్ లేదా కరెంట్ ప్రవాహాన్ని అందిస్తుంది ఈ సందర్భంలో ఐడియల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ దాని టెర్మినల్ వోల్టేజ్ను నిర్వహించడానికి అవసరమైన విద్యుత్తును సర్క్యూట్ కు అందిస్తుంది ఎందుకంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ విషయంలో మీ టెర్మినల్ వోల్టేజ్ ఎల్లప్పుడూ కాన్స్టెంట్ గా ఉంటుంది మరియు ఇది పవర్ బ్యాలెన్స్ సమీకరణాన్ని సంతృప్తి పరచడానికి అవసరమైన పవర్ ని సర్క్యూట్లో సరఫరా చేస్తుంది ఇప్పుడు బ్యాటరీల వంటి భౌతిక వనరులు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ లాగా ఇంచుమించుగా పరిగణించబడతాయి అవి ఐడియల్ వోల్టేజ్ సోర్స్ లు కావు ఎందుకంటే బ్యాటరీకి దాని స్వంత లాసెస్ ఉన్నాయి ఆ కారణంగా మీరు కొంత సమయం తర్వాత బ్యాటరీ నుండి విద్యుత్తును సరఫరా చేస్తూనే ఉన్నప్పుడు టెర్మినల్ వోల్టేజ్ విలువ తగ్గుతుంది కానీ ప్రాక్టికల్ ప్రయోజనం కోసం మనము బ్యాటరీని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గా పరిగణించవచ్చు కాబట్టి ఐడియల్ డిపెండెంట్ సోర్స్ మీరు దాని గురించి మాట్లాడుతుంటే సోర్స్ క్వాంటిటీ మరొక వోల్టేజ్ లేదా కరెంట్ ద్వారా నియంత్రించబడుతుంది దీని అర్థం మీరు డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లేదా డిపెండెంట్ కరెంట్ సోర్స్ అయిన నిర్దిష్టమైన సోర్స్ ను చూసినప్పుడు దాని విలువ ఏదో ఇతర ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ నుండి తీసుకోబడింది సర్క్యూట్ ఎలిమెంట్ కు రెసిస్టెన్స్ కనుక ఉంటే వోల్టేజ్ డ్రాప్ అంతటా ఉన్న రెసిస్టెన్స్ వోల్టేజ్ సోర్స్ విలువను పొందుతుంది కాబట్టి సర్క్యూట్లో మీరు ఆ సోర్స్ లను ఎలా చూస్తారు ఆ సోర్స్ ల కోసం పేర్కొన్న కొన్ని చిహ్నాలు ఇండిపెండెంట్ సోర్స్ ల విషయంలో మీరు dc వోల్టేజ్ సోర్స్ అయిన ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కోసం అనుసరించే సాధారణ కన్వెన్షన్ అని మీరు చూస్తారు ఐడియల్ కరెంట్ సోర్స్ చిత్రంలో చూపిన గుర్తు ద్వారా సూచించబడుతుంది మీరు డిపెండెంట్ సోర్స్ లను చూసినప్పుడు మీరు డైమండ్ ఆకారాన్ని ఉపయోగించి వోల్టేజ్ ను సూచిస్తారు ఐడియల్ గా ఉన్నప్పుడే మీరు డైమండ్ రూపంలో సూచిస్తారని అర్థం అదేవిధంగా కరెంట్ విషయంలో మీరు స్క్వేర్ ను ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ గా చూస్తారు మరియు ఐడియల్ కరెంట్ సోర్స్ విషయంలో అది వృత్తం అవుతుంది కాబట్టి దీనితో మీరు సర్క్యూట్లో ఇండిపెండెంట్ వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ లేదా డిపెండెంట్ వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ అని డీఫెరెన్షియేట్ చేయవచ్చు కాబట్టి దీనితో మనము నేటి సెషన్ను ముగించవచ్చు తదుపరి సెషన్లో మనము ఇతర అంశాల గురించి మరింత చర్చిస్తాము Glossary English Word Word Telugu meaning Lecture లెక్చర్ ఉపన్యాసం ప్రసంగం Control కంట్రోల్ నియంత్రించుట Analysis అనాలిసిస్ విశ్లేషణ Simplify సింప్లిఫై సరళీకరించుట Ideal డిటెర్మినెంట్ నిర్ణాయకము Source మాట్రిక్స్ మాతృక Element ఎలిమెంట్ మూలకం Resistance రెసిస్టెన్స్ నిరోధకత Algebric ఆల్జీబ్రిక్ బీజ గణిత Independent ఇండిపెండెంట్ స్వయంకృత Calculation కాలిక్యులేషన్ లెక్కింపు Replace రీ ప్లేస్ భర్తీ External ఎక్ష్టెర్నల్ బాహ్య Expression ఎక్స్ప్రెషన్ వ్యక్తీకరణ Particular పర్టిక్యులర్ ప్రత్యేకమైన